f బై ప్రొఫెసర్ అంకుష్ శర్మ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ నమస్కారము నిన్న మనము రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ మరియు కెపాసిటెన్స్ వంటి వివిధ సర్క్యూట్ ఎలిమెంట్ల గురించి మాట్లాడాము మనము వాటి లక్షణాలను చూశాము మరియు ఆ ఎలిమెంట్లకు సంబంధించిన సమీకరణాలను కూడా చూశాము మనము ఓమ్స్ లా Ohms law గురించి కూడా చర్చించాము ఇప్పుడు ఈ రోజు మనం ఆ చర్చను కొనసాగిస్తాము మరియు ఎలక్ట్రికల్ సర్క్యూట్ యొక్క అనాలిసిస్ కు ముఖ్యమైన ఇతర ప్రాథమిక చట్టాలు ఏమిటో చూడటానికి ప్రయత్నిస్తాము ఇప్పుడు సర్క్యూట్ ను అనలైజ్ చేయడానికి ఓమ్స్ లా Ohms law సరిపోదు కాబట్టి కిర్చాఫ్ యొక్క రెండు చట్టాలు అభివృద్ధి చేయబడ్డాయి ఇవి ఎక్కువ రకాల ఎలక్ట్రికల్ సర్క్యూట్ ను అనలైజ్ చేయడానికి తగిన మరియు శక్తివంతమైన సాధనాలు ఈ రెండు చట్టాలు ఏమిటి ఈ రెండు చట్టాలు కిర్చోఫ్ యొక్క కరెంట్ చట్టం మరియు కిర్చోఫ్ యొక్క వోల్టేజ్ చట్టం కిర్చాఫ్ యొక్క కరెంట్ చట్టం మొదటిది కన్సర్వేషన్ ఆఫ్ ఛార్జ్ చట్టం మీద ఆధారపడి ఉంటుంది అంటే ఒక నిర్దిష్ట వ్యవస్థలోని ఆల్జీబ్రిక్ ఛార్జ్ ల మొత్తం మారదు మరియు ఈ కిర్చాఫ్ యొక్క కరెంట్ చట్టం ఒక నిర్దిష్ట నోడ్ లో లేదా క్లోజ్డ్ సరిహద్దులో ప్రవేశించే ఆల్జీబ్రిక్ ప్రవాహాల మొత్తం ఎల్లప్పుడూ 0 గా ఉంటుందని పేర్కొంది మీరు దానిని మేథమాటికల్ గా ఎలా సూచిస్తారు మీరు దీనిని n వ ఎలిమెంట్ లేదా సర్క్యూట్ యొక్క n వ శాఖలోకి ప్రవహించే in యొక్క సమ్మేషన్ లాగా సూచిస్తారు కాబట్టి n వ శాఖలో కరెంట్ ప్రవాహం ఉంది కాబట్టి బ్రాంచ్ లో ప్రవహించే అన్ని కరెంట్స్ సమ్మేషన్ అన్ని బ్రాంచ్ లలో 0 కి సమానం మరియు n విలువ 1 నుండి N కి సమానం అని KCL చెబుతుంది N అంటే ఏమిటి N అంటే N ఆ నిర్దిష్ట నోడ్ కు అనుసంధానించబడిన మొత్తం బ్రాంచ్ ల సంఖ్య ఎక్కడైతే సర్క్యూట్ను విశ్లేషిస్తున్నారో లేదా ఇది ఒక నిర్దిష్ట క్లోజ్డ్ సరిహద్దు నుండి వచ్చే లేదా బయటకు వెళ్ళే మొత్తం బ్రాంచ్ ల సంఖ్య అని మీరు చెప్పగలరు ఇప్పుడు ఈ చట్టంలో టెర్మినల్స్ లోకి ప్రవేశించే కరెంట్ పాజిటివ్ గా పరిగణించబడుతుంది మరియు నోడ్ ను వదిలి వెళ్ళే కరెంట్ నెగటివ్ గా పరిగణించబడుతుంది కాబట్టి మీరు ఈ ప్రత్యేకమైన బొమ్మను చూసినట్లయితే మరియు మీరు కరెంట్ స్ వస్తున్న మరియు బయటికి వెళ్ళే నోడ్ వద్ద కిర్చోఫ్ కరెంట్ చట్టాన్ని వర్తింపజేయడానికి ప్రయత్నిస్తే కరెంట్ i1 నోడ్ లోపలికి వెళుతుంది కాబట్టి ఇది పాజిటివ్ గా ఉంటుంది కరెంట్ i2 బయటకు వెళ్తోంది కాబట్టి ఇది నెగటివ్ అదేవిధంగా i3 పాజిటివ్ గా ఉంటుంది మరియు i4 మరియు i5 నెగటివ్ గా ఉంటాయి మరియు అన్ని కరెంట్ ల మొత్తం 0 కి సమానంగా ఉంటుంది ఇది KCL యొక్క నిర్దిష్ట సమీకరణాన్ని సంతృప్తిపరుస్తుంది లేదా ప్రత్యామ్నాయంగా మీరు i1 ప్లస్ i3 విలువ i2 ప్లస్ i4 ప్లస్ i5 కు సమానమని వ్రాయవచ్చు కాబట్టి దీని నుండి మీరు ఏమని తేల్చవచ్చు నోడ్ లోకి ప్రవేశించే కరెంట్ ల మొత్తం నోడ్ నుండి నిష్క్రమించే కరెంట్ ల మొత్తానికి సమానం ఇప్పుడు కిర్చోఫ్ యొక్క రెండవ చట్టం గురించి మాట్లాడుదాం మరియు ఈ రెండవ చట్టం ఎనర్జీ కన్సర్వేషన్ సూత్రం మీద ఆధారపడి ఉంటుంది ఈ కిర్చాఫ్ యొక్క వోల్టేజ్ చట్టం ఒక నిర్దిష్ట క్లోజ్డ్ లూప్ చుట్టూ ఉన్న అన్ని వోల్టేజ్ ల ఆల్జీబ్రిక్ మొత్తం 0 అని పేర్కొంది కాబట్టి ఈ సందర్భంలో ఈ Vm ఒక లూప్లో అనుసంధానించబడిన ఒక నిర్దిష్ట ఎలిమెంట్ అంతటా వోల్టేజ్ మరియు మీరు అన్ని ఎలిమెంట్లలో ఒక నిర్దిష్ట లూప్లోని అన్ని వోల్టేజ్ లను సంకలనం చేస్తే మీకు లభిస్తుంది వోల్టేజ్ యొక్క సమ్మెషన్ ఎల్లప్పుడూ 0 మరియు m అనేది 1 నుండి M వరకు ఉంటుంది ఇక్కడ లూప్లోని వోల్టేజ్ ల సంఖ్య M మరియు Vm అనేది మనము mth వోల్టేజ్ గా పరిగణించిన విలువ ఇప్పుడు మీరు ఒక నిర్దిష్ట సర్క్యూట్లో కిర్చాఫ్ వోల్టేజ్ చట్టాన్ని ఎలా విశ్లేషిస్తారు ఒక నిర్దిష్ట లూప్లో అన్ని అంశాలు అనుసంధానించబడిన ఈ ప్రత్యేక సర్క్యూట్ను చూద్దాం కాబట్టి ఈ లూప్ క్లోజ్డ్ లూప్ ఈ ప్రత్యేకమైన లూప్ కోసం మనము కిర్చాఫ్ వోల్టేజ్ చట్టాన్ని వర్తింపజేస్తే మనం ఏమి వ్రాస్తాము V1 నుండి ప్రారంభిద్దాం ఎందుకంటే మనము v1 నుండి ప్రారంభిస్తున్నాము అంటే మనం వోల్టేజ్ సోర్స్ యొక్క నెగటివ్ టెర్మినల్ లోపలికి వెళ్లి వోల్టేజ్ సోర్స్ యొక్క పాజిటివ్ టెర్మినల్ నుండి బయటకు వస్తున్నాము నెగటివ్ నుండి పాజిటివ్ టెర్మినల్ కు వచ్చే సమయంలో వోల్టేజ్ పెరుగుతుందని దీని అర్థం కనుక దీనిని v1 యొక్క మైనస్ లాగా సూచిస్తాము ఆపై రెసిస్టెన్స్ కోసం v2 పాజిటివ్ గా ఉంటుంది ఎందుకంటే మనం పాజిటివ్ వైపు ప్రవేశించి నెగటివ్ నుండి బయటకు వస్తుంది కాబట్టి ఇక్కడ ఇది వోల్టేజ్ డ్రాప్ కాబట్టి వోల్టేజ్ డ్రాప్ కోసం మనం పాజిటివ్ అనీ మరియు వోల్టేజ్ రైజ్ ని నెగటివ్ గా వ్రాస్తున్నాము వోల్టేజ్ v3 కోసం మనం మళ్ళీ పాజిటివ్ గా వ్రాస్తాము ఎందుకంటే రెసిస్టెన్స్ లో మనం వోల్టేజ్ డ్రాప్ ను చూస్తాము ఆపై మళ్ళీ ఈ వోల్టేజ్ సోర్స్ అంతటా చూసినప్పుడు వోల్టేజ్ మళ్లీ నెగెటివ్ నుండి పాజిటివ్ గా పెరుగుతుంది కాబట్టి వోల్టేజ్ ను v4 యొక్క నెగటివ్గా తీసుకున్నాము ఆపై మళ్ళీ రెసిస్టివ్ ఎలిమెంట్ v5 అంతటా ఇది వోల్టేజ్ డ్రాప్ కాబట్టి మనం పాజిటివ్ v5 గా చెబుతాము ఇప్పుడు మీరు ఈ సమీకరణంలోని ఎలిమెంట్లను వాటి క్రమాన్ని మార్చినట్లయితే v1 v4 అనేది v2 v3 v5 తప్ప మరొకటి కాదని మనము చెప్పగలం ఇప్పుడు దీని నుండి మీరు ఏమి తీర్మానించగలరు ఒక నిర్దిష్ట లూప్లోని వోల్టేజ్ డ్రాప్ ల మొత్తం వోల్టేజ్ పెరుగుదల మొత్తానికి సమానం ఇప్పుడు సిరీస్ రెసిస్టర్లు మరియు వోల్టేజ్ డివిజన్ కాన్సెప్ట్ ల గురించి మాట్లాడుదాం సిరీస్ లో రెండు రెసిస్టర్లు అనుసంధానించబడి మరియు ఒకే కరెంట్ ప్రవహించే రెండు రెసిస్టర్ల కలిగి ఉన్న సర్క్యూట్ చూద్దాం ఎందుకంటే అవి సిరీస్లో కనెక్ట్ అయ్యాయి మరియు ఇది లూప్ను పూర్తి చేస్తోంది కాబట్టి మీరు ఏ చట్టాన్నిఇక్కడ అప్లై చేసుకోవచ్చు మీరు కిర్చాఫ్ వోల్టేజ్ చట్టాన్ని వర్తింపజేయవచ్చు ఇప్పుడు కరెంట్ ఒకటే కాబట్టి రెసిస్టర్ R1 అంతటా వోల్టేజ్ డ్రాప్ ను v1iR1 గా వ్రాయవచ్చు మరియు అదేవిధంగా రెసిస్టర్ 2 కి వోల్టేజ్ డ్రాప్ v2iR2 గా ఉంటుంది కాబట్టి కిర్చాఫ్ వోల్టేజ్ చట్టం నుండి మొత్తం వోల్టేజ్ మీరు vv1v2 గా వ్రాయవచ్చు కరెంట్ అనేది కామన్ కాబట్టి మీరు కరెంట్ ను బయటకు తీయవచ్చు మరియు మీకుvv1v2iR1R2iReq లభిస్తుంది కాబట్టి ఈ సమీకరణం ఈ ప్రత్యేక సమీకరణం యొక్క ఈ ప్రత్యేక విభాగం ఈ సంఖ్య సహాయంతో సూచింపబడుతుంది ఇక్కడ మనకు v వోల్టేజ్ సోర్స్ మరియు R1 మరియు R2 రెండు రెసిస్టర్లకు సమానమైన ఈక్వివాలెంట్ రెసిస్టర్ ఉంటుంది అందువల్ల ReqR1R2 ఇప్పుడు మీరు ఈ ప్రత్యేకమైన సమీకరణాన్ని సాధారణీకరిస్తే మీరు దానిని మల్టిపుల్ రెసిస్టర్ల కోసం పొడిగించవచ్చు కాబట్టి సిరీస్లో అనుసంధానించబడిన అన్ని రెసిస్టర్లకు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అనేది ఇండివిడ్యుయల్ రెసిస్టెన్స్ ల సమ్మేషన్ అవుతుంది కాబట్టి మీకు R1 R2 Rn వరకు సిరీస్ లో కనెక్ట్ చేయబడిన n రెసిస్టెన్స్ లు ఉంటే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఏమిటి ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ సిరీస్లో అనుసంధానించబడిన అన్ని రెసిస్టెన్స్ ల సమ్మేషన్ ReqR1R2Rni1nRi ఇప్పుడు వోల్టేజ్ రెసిస్టర్ల మధ్య విభజించబడింది వాటి రెసిస్టెన్స్ లకు నేరుగా ప్రపోర్షనల్ గా ఉంటుంది ఒకవేళ ఒక రెసిస్టర్ Rn ఉందని అనుకుందాం మరియు ఆ రెసిస్టర్ అంతటా వోల్టేజ్ vn అప్పుడు vnRnR1R2Rnv ఇప్పుడు రెసిస్టర్లు పారేలల్ గా అనుసంధానించబడిన సందర్భం గురించి మాట్లాడుదాం అక్కడ కరెంట్ డివిజన్ అనుసరించబడుతుందని చెబుతాము కాబట్టి వోల్టేజ్ R1 మరియు R2 లతో పారేలల్ గా అనుసంధానించబడిన ఈ సంఖ్యను ఇప్పుడు తీసుకుందాం కాబట్టి R1 ద్వారా ప్రవహించే కరెంట్ i1 మరియు R2 ద్వారా ప్రవహించే కరెంట్ i2 అవుతుంది ఈ రెండు పారేలల్ గా ఉన్నందున మీరు ఏమి అప్లై చేసుకోవచ్చు మీరు కిర్చోఫ్ యొక్క కరెంట్ దీనికి చట్టాన్ని వర్తింపజేయవచ్చు కాబట్టి ప్రాథమికంగా మీరు ఎప్పుడైనా ఒక నియమం ప్రకారం తీసుకోగలిగే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు సిరీస్లో కనెక్ట్ చేయబడిన అంశాలను చూసినప్పుడల్లా మీరు కిర్చాఫ్ యొక్క వోల్టేజ్ చట్టాన్ని వర్తింపజేయవచ్చు మరియు సమాంతర పద్ధతిలో కనెక్ట్ చేయబడిన అంశాలను చూసినప్పుడు మీరు కిర్చాఫ్ యొక్క కరెంట్ చట్టాన్ని ఉపయోగించవచ్చు కాబట్టి ఇవి 2 ముఖ్యమైన చట్టాలు మరియు సర్క్యూట్ ఆధారంగా మీరు వాటిని వర్తింపజేయవచ్చు కాబట్టి ఇప్పుడు ఈ ప్రత్యేక సర్క్యూట్ చూద్దాం ఇక్కడ కరెంట్ i1 మరియు i2 గా విభజించబడుతోంది i1 R1 ద్వారా ప్రవహిస్తుంది మరియు i2 R2 ద్వారా ప్రవహిస్తుంది R1 మరియు R2 రెండింటిలోనూ వోల్టేజ్ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ఓమ్స్ లా Ohms law ఉపయోగించి i1 యొక్క విలువ vR1 తప్ప మరొకటి కాదని మీరు తెలుసుకోవచ్చు ఇప్పుడు అదేవిధంగా i2 కోసం కూడా మీరు i2 ను వ్రాయవచ్చు i2 విలువ vR2 తప్ప మరొకటి కాదు చివరకు ii1i2vR1vR2v1R11R2vReq దీనిని మీరు రెసిస్టెన్స్ R ఈక్వివాలెంట్ సిరీస్లో వోల్టేజ్ అనుసంధానించబడిన ఒక ఈక్వివాలెంట్ ఫిగర్ ఉపయోగించి సూచించవచ్చు కావున 1Req1R11R2 ఇప్పుడు మీరు దానిని సాధారణీకరించాలనుకుంటే మీరు ఏమి వ్రాస్తారు పారేలల్ గా n రెసిస్టెన్స్ లు ఉంటే 1 బై R ఈక్వివాలెంట్ విలువ 1 బై R1 ప్లస్ 1 బై R2 అలా 1 బై Rn వరకు తప్ప మరొకటి కాదు లేదా గణిత పరంగా మీరు i యొక్క సమ్మేషన్ లాగా వ్రాయవచ్చు 1 బై Ri ద్వారా 1 నుండి N కు సమానం i విలువ 1 నుండి N మధ్య ఉంటుంది 1Req1R11R21Rni1n1Ri ఇక్కడ N అనేది పారేలల్ పద్ధతిలో అనుసంధానించబడిన రెసిస్టర్ల సంఖ్య అనే ఎలిమెంట్ల యొక్క సంఖ్య కాబట్టి మీరు ఈ ప్రత్యేకమైన అంశాన్ని ఎలా సంగ్రహించవచ్చు పారేలల్ గా అనుసంధానించబడిన ఎన్ని రెసిస్టర్లకు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అనేది ఇండివిడ్యుయల్ రెసిస్టెన్స్ ల యొక్క రెసిప్రొకల్ అని ఇది చెబుతుంది కాబట్టి ఇండివిడ్యుయల్ రెసిస్టెన్స్ ల రెసిప్రొకల్ 1Ri మరియు మీరు సంకలనం చేస్తారు మరియు మీకు ఏది లభిస్తుందో చివరకు మీరు మళ్ళీ దాని యొక్క రెసిప్రొకల్ సంబంధాన్ని తీసుకుంటారు మరియు మీకు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ యొక్క విలువ లభిస్తుంది దీని అర్థం మీరు R ఈక్వివాలెంట్ అనే దానిని ఇండివిడ్యుయల్ రెసిస్టెన్స్ ల యొక్క సమ్మేషన్ యొక్క రెసిప్రొకల్ తప్ప మరొకటి కాదు ఇప్పుడు మీరు కరెంట్ డివిజన్ గురించి మాట్లాడినప్పుడు మునుపటి స్లైడ్లో మీరు చూసిన సర్క్యూట్ మీరు ఇండివిడ్యుయల్ రెసిస్టర్ల ద్వారా ప్రవహించే కరెంట్ ని పొందుతారు i1iR2R1R2i2iR1R1R2 ఇప్పుడు మనం ఈ విలువలను ఎలా నిర్ణయిస్తారని మీరు అడుగుతారు కాబట్టి ఈ ప్రత్యేకమైన ఫిగర్ ను చూడటం ద్వారా మీరు మరియు i2 యొక్క విలువను ఎలా కనుగొనవచ్చో చూద్దాం i1 ప్లస్ i2 మరియు వోల్టేజ్ v రెసిస్టర్లలోనూ వర్తింపజేయబడిందని ఇప్పుడు మీకు తెలుసు కాబట్టి vi1R1i2R2 కాబట్టి ఇక్కడ నుండి మీరు i2 యొక్క విలువను కనుగొంటారు అది i1R1R2 తప్ప మరేమీ కాదు ఇప్పుడు ii1i1R1R2 ఇప్పుడు మీరు సింప్లిఫై చేస్తే ii1R1R2R2 ఇందువలన i1iR2R1R2 i2iR1R1R2 ఇప్పుడు ఉదాహరణను తీసుకుందాం సర్క్యూట్లో i2 మరియు v2 యొక్క విలువను కనుగొనమని మరియు 3 ఓం రెసిస్టర్ ఎంత పవర్ ని వెదజల్లుతుందో అడిగితే మీరు ఏమి చేస్తారు ఈ రెండూ పారేలల్ గా అనుసంధానించబడినందున మీరు ఈ నోడ్ వద్ద కిర్చోఫ్ యొక్క కరెంట్ చట్టాన్ని ఉపయోగించవచ్చు మరియు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి మీకు ఈక్వల్ రెసిస్టెన్స్ లభిస్తుంది Req46||3463636 కాబట్టి సర్క్యూట్ యొక్క మొత్తం R ఈక్వివాలెంట్ విలువ 6 ఓం అవుతుంది మరియు తదనుగుణంగా మీరు కరెంట్ విలువను తెలుసుకోవచ్చు iVReq1262A ఇప్పుడు 2 ఓం యొక్క పారేలల్ రెసిస్టెన్స్ అంతటా వోల్టేజ్ అనేది ప్రాథమికంగా ఈ ప్రత్యేక విభాగానికి చెందిన ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ విలువ v2i24 V ఈ వోల్టేజ్ v2 రెండు రెసిస్టర్లకు సాధారణం కాబట్టి మీరు విలువ v2 ను కనుగొనవచ్చు ఈ కలయిక కోసం మరియు చివరకు కరెంట్ విభాగాన్ని ఉపయోగించి మీరు i2 విలువను తెలుసుకోవచ్చు కాబట్టి మీరు 6 ఓం మరియు 3 ఓం పారేలల్ రెసిస్టర్ల ఈక్వివాలెంట్ కలయికకు 4 వోల్ట్గా విలువను పొందుతారు ఇది v2 అప్పుడు కరెంట్ డివిజన్ నియమాన్ని ఉపయోగించి మీరు కరెంట్ i2 విలువను కనుగొనవచ్చు Pv2i24435 33W ఇప్పుడు సిరీస్ కెపాసిటర్ల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు క్రింద ఉన్న సర్క్యూట్ను పరిగణించండి ఇక్కడ సిరీస్లో n కెపాసిటర్లు అనుసంధానించబడి ఉన్నాయి కిర్చాఫ్ యొక్క వోల్టేజ్ చట్టాన్ని ఉపయోగించవచ్చని మీరు చూడవచ్చు ఎందుకంటే ఇవి సిరీస్లో అనుసంధానించబడి ఉన్నాయి కాబట్టి కిర్చోఫ్ యొక్క వోల్టేజ్ చట్టాన్ని వర్తింపజేసినప్పుడు మీరు పొందుతారు vv1v2vn ఎందుకంటే ఈ వోల్టేజీలు ఇండివిడ్యుయల్ కెపాసిటర్లలోని వోల్టేజ్ ఇప్పుడు వోల్టేజ్ v అంటే ఏమిటి kth కెపాసిటర్ కోసం వోల్టేజ్ v గా నిర్వచించవచ్చు vkt1Ckt0tidtvk కాబట్టి ఇది మనము మునుపటి తరగతిలో చర్చించిన విషయం ఇక్కడ మనము వివిధ రెసిస్టర్ ఇండక్టర్ మరియు కెపాసిటర్ ఎలిమెంట్లను విశ్లేషించాము ఇప్పుడు ఇది kth కెపాసిటర్ కోసం మీరు సిరీస్లో అనుసంధానించబడిన అన్ని కెపాసిటర్లకు వోల్టేజ్ లను జోడిస్తే మీరు మొత్తం వోల్టేజ్ v యొక్క విలువను ఇలా పొందుతారు v1C1t0tidtv11C2t0tidtv21Cnt0tidtvn కాబట్టి మీరు ఈ ప్రత్యేకమైన సమీకరణాన్ని తిరిగి అమర్చినప్పుడు మీరు ఇంటిగ్రల్ వెలుపల ఉన్న అన్ని కెపాసిటెన్స్లను క్లబ్ చేయవచ్చు ఎందుకంటే ఇవి స్థిరమైన పరిమాణాలు మరియు తరువాత ప్రారంభ వోల్టేజీలు ఇలా పొందవచ్చు 1C11C21Cnt0tidtv1t0v2t0vnt0 కావన మీరు ఏమి వ్రాస్తారు 1Ceqt0tidtv ఇప్పుడు మీరు ఈ రెండింటినీ పోల్చి చూస్తే 1Ceq అనేది ఇండివిడ్యుయల్ కెపాసిటెన్సుల రెసిప్రొకల్ యొక్క సమ్మేషన్ తప్ప మరొకటి కాదని మీరు తేల్చి చెబుతారు కావున మీరు సింప్లిఫై చేస్తే 1Ceq1C11C21Cni1n1Ci అంటే సిరీస్లో అనుసంధానించబడిన కెపాసిటర్ల సంఖ్య కాబట్టి ఇప్పుడు మీరు చెప్పగలిగేది ఏమిటంటే n సిరీస్ లో కనెక్ట్ చేయబడిన కెపాసిటర్ల ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ అనేది ఇండివిడ్యువల్ కెపాసిటెన్సుల యొక్క పరస్పర మొత్తానికి రెసిప్రొకల్ అంటే సి ఈక్వివాలెంట్ ఇండివిడ్యువల్ కెపాసిటెన్సుల రెసిప్రొకల్ మొత్తానికి రెసిప్రొకల్ కాదు సరే ఇప్పుడు మీరు వీటితో పోల్చినట్లయితే రెసిస్టెన్స్ కు సంబంధించిన మునుపటి చర్చ మీరు సిరీస్లోని కెపాసిటర్లు పారేలల్ గా రెసిస్టెన్స్ ను చూసిన విధంగానే కలుస్తాయని మీరు గమనించవచ్చు ఇప్పుడు సమాంతరంగా అనుసంధానించబడిన కెపాసిటర్ల గురించి మాట్లాడుదాం ఇక్కడ మీరు ఏమి చేయవచ్చు మీరు కిర్చాఫ్ కరెంట్ చట్టాన్ని వర్తింపజేయవచ్చు మరియు ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ విలువను మీరు గుర్తించవచ్చు కనుగొనవచ్చు కాబట్టి మీరు కిర్చాఫ్ కరెంట్ చట్టాన్ని వర్తింపజేసినప్పుడు i ప్రవహించేకెపాసిటర్లో ప్రవహించే కరెంట్ ఇలా వ్రాయవచ్చని మీకు తెలుసు ikCkdvdt మునుపటి ఉపన్యాసంలో మనం ఇదే చూశాం కాబట్టి మీరు అన్ని కరెంట్ లను సంకలనం చేస్తే అది సర్క్యూట్లో చూపిన కరెంట్ కు సమానం కాబట్టి ఇది మొత్తం కరెంట్ i1 ప్లస్ i2 నుండి ఇంకేమీ కాదు కాబట్టి మీరు సంకలనం చేసినప్పుడు మీకు లభిస్తుంది iC1dvdtC2dvdtCndvdt మీరు కూడినట్లైతే మీరు వ్రాయవచ్చు i1nCidvdtCeqdvdt చివరికి మీరు సి ఈక్వివాలెంట్ అనేది సర్క్యూట్లో పారేలల్ అనుసంధానించబడిన ఇండివిడ్యుయల్ కెపాసిటెన్సుల సమ్మేషన్ తప్ప మరొకటి కాదని చెబుతారు అందువల్ల n పారేలల్ గా అనుసంధానించబడిన కెపాసిటర్ యొక్క ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ అనేది ఇండివిడ్యుయల్ కెపాసిటెన్స్ల మొత్తం తప్ప మరొకటి కాదు కాబట్టి ఇప్పుడు మీరు గమనించినట్లయితే రెసిస్టర్లు మరియు కెపాసిటర్లకు సంబంధించిన సర్క్యూట్ల పరస్పర సంబంధం ఏమిటంటే పారేలల్ గా అనుసంధానించబడిన రెసిస్టర్లు సిరీస్లోని రెసిస్టర్లలో కలిపినట్లుగానే అదేవిధముగా కలుపుతారు ఇప్పుడు ఇండక్టర్ల గురించి మాట్లాడుదాం ఇండక్టర్లు అనేవి ఇక్కడ సిరీస్లో అనుసంధానించబడిన Ln ఇండకర్లు ఉన్నాయి కాబట్టి మీరు ఏమి అప్లై చేస్తారు మీరు కిర్చాఫ్ యొక్క వోల్టేజ్ చట్టాన్ని వర్తింపజేయవచ్చు ఎందుకంటే ఇవి లూప్లో అనుసంధానించబడి ఉన్నాయి v అనేది ఇండివిడ్యుయల్ ఇండక్టర్ ల లో ఇండివిడ్యుయల్ వోల్టేజ్ ల సమ్మేషన్ తప్ప మరొకటి కాదు vv1v2vn కాబట్టిvkLkdidt అని మనకు తెలిసినట్లుగా i అన్ని ఇండక్టర్లలో ఒకటే కాబట్టి మీరు ఏమి వ్రాయగలరు vL1didtL2didtLndidt కాబట్టి మీరు అన్ని ఇండక్టర్లను కూడినప్పుడు మీరు ఇలా వ్రాయవచ్చు i1nLididtLeqdidt L ఈక్వివాలెంట్ అనేది నిర్దిష్ట సర్క్యూట్లో సిరీస్లో అనుసంధానించబడిన అన్ని ఇండివిడ్యుయల్ ఇండక్టెన్స్ ల సమ్మేషన్ తప్ప మరొకటి కాదని మీరు తేల్చవచ్చు కాబట్టి సిరీస్ లో కనెక్ట్ చేయబడిన n ఇండక్టర్లకు ఈక్వివాలెంట్ ఇండక్టెన్స్ అనేది కొన్ని ఇండివిడ్యుయల్ ఇండక్టెన్సులు LeqL1L2Lni1nLi కాబట్టి మీరు సిరీస్ కంబైన్డ్ రెసిస్టర్లతో పరస్పర సంబంధం కలిగి ఉంటే సిరీస్లో కలిపిన ఇండక్టర్లు సిరీస్లో అనుసంధానించబడిన రెసిస్టర్ల మాదిరిగానే ఈక్వివాలెంట్ ఇండక్టెన్స్ కలిగి ఉంటాయని మీరు చెబుతారు ఇప్పుడు పారేలల్ గా అనుసంధానించబడిన ఇండక్టర్ల గురించి మాట్లాడుదాం ఈ ఇండక్టర్లు పారేలల్ గా అనుసంధానించబడి ఉన్నాయని ఈ చిత్రంలో మీరు చూస్తారు ఈ ఇండక్టర్లు పారేలల్ గా అనుసంధానించబడినప్పుడు మీరు కిర్చాఫ్ యొక్క కరెంట్ చట్టాన్ని వర్తింపజేయవచ్చు మీరు కిర్చోఫ్ యొక్క కరెంట్ చట్టాన్ని వర్తింపజేస్తే వోల్టేజ్ సోర్స్ నుండి వచ్చే కరెంట్ ఇండివిడ్యుయల్ ఇండక్టర్లలో ప్రవహించే ఇండివిడ్యుయల్ కరెంట్ ల సమ్మేషన్ తప్ప మరొకటి కాదు మరియు చివరకు లక్ష్యం సర్క్యూట్ ఈక్వివాలెంట్ ఇండక్టెన్స్ యొక్క విలువను కనుగొనడం ప్రతి ఇండక్టర్ లో ఒక్కొక్కటిగా ప్రవహించే కరెంట్ విలువను మీరు కనుగొనాలి కాబట్టి మీరు వ్రాస్తారు ikt1Lkt0tvdtik i ను ఇంటెగ్రల్ రూపంలో వ్రాయవచ్చు మరియు మొత్తం కరెంట్ యొక్క విలువను తెలుసుకోవడానికి ఇక్కడ అదే ఉపయోగించబడింది మీరు ప్రతి ఇండక్టర్ లో ప్రవహించే ఇండివిడ్యుయల్ కరెంట్ లను కూడాలి ప్రతి ఇండక్టర్లో వోల్టేజ్ సమానంగా ఉంటుంది మొదటి ఇండక్టర్ కి మనం వ్రాస్తాము i11L1t0tvdti1t0 ఇది మనం చెప్పే విషయం ప్రారంభంలో మనం t0 సమయంలో ఇండక్టర్లో కొంత కరెంట్ ఉందని ఊహిస్తున్నాము కనుక ఇది ఇండక్టర్ 1 యొక్క ఇనీషియల్ కండిషన్ గా పరిగణించబడుతుంది అదేవిధంగా ఇండక్టర్ 2 కోసం కూడా మనము 1L2t0tvdt తో పాటు ఇండక్టర్ లో ప్రవహించే ఇనీషియల్ కరెంట్ ని వ్రాస్తాము మరియు మనము అన్ని ఎలిమెంట్లను సంకలనం చేసినప్పుడు మనం వ్రాయవచ్చు i1L1t0tvdti11L2t0tvdti21Lnt0tvdtin 1l11L21Lnt0tvdti1t0i2t0int01Leqt0tvdti ఇప్పుడు మీరు ఈ రెండింటినీ పోల్చినట్లయితే మీరు వ్రాయవచ్చు 1Leq1L11L21Lni1n1Li అందువల్ల N పారేలల్ గా అనుసంధానించిన ఇండక్టర్లకు ఈక్వివాలెంట్ ఇండక్టెన్స్ అనేది ఇండివిడ్యుయల్ ఇండక్టెన్స్ ల రెసిప్రొకల్ మొత్తానికి రెసిప్రొకల్ అంటే L ఈక్వివాలెంట్ ను ఇండివిడ్యుయల్ ఇండక్టెన్స్ ల రెసిప్రొకల్ యొక్క మొత్తానికి రెసిప్రొకల్ గా వ్రాయవచ్చు సరియైనది కాబట్టి పారేలల్ గా అనుసంధానించబడిన ఇండక్టర్లు పారేలల్ గా రెసిస్టర్ల మాదిరిగానే కలుపుతారు మూడు రెసిస్టర్లు కెపాసిటర్లు మరియు ఇండక్టర్ల పారేలల్ మరియు సిరీస్ కలయికను మనము చూశాము తరువాతి తరగతిలో మనము ఈ ఎలిమెంట్ల మధ్య కల ఫేజర్ సంబంధాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము అంటే రెసిస్టర్ కెపాసిటర్ మరియు ఇండక్టర్ కోసం వోల్టేజ్ మరియు కరెంట్ ఫేజర్ సంబంధం మరియు తరువాత మనము సైనూసోయిడల్ గా మారుతున్న వోల్టేజ్ మరియు కరెంట్ కోసం ఇంపెడెన్స్ యొక్క సంబంధాన్ని స్థిరీకరిస్తాము మనము ఈ రోజు ఈ సెషన్ను ఇంతటితో ముగిస్తాము తరువాతి తరగతిలో మనము ఈ క్వాంటిటీల యొక్క ఫేజర్ సూచనతో ముందుకు వెళ్తాము ధన్యవాదాలు